ఉపన్యాసం 49 కి స్వాగతం మనం పరిమిత డొమైన్లో తరంగ సమీకరణం కోసం ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన సమస్యను చూస్తున్నాము మీరు డొమైన్ ను పరిమిత ఇంటర్వెల్ a నుండి b వరకు పరిగణించినప్పుడు మనం ఇంతకు ముందు వీడియోలో స్టర్మ్ లియోవిల్లే సమస్యను తీసుకున్నాము కాబట్టి మనం స్టర్మ్ లియోవిల్లే సమస్య కోసం ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొనడానికి ప్రయత్నిస్తాము మరియు ఈ ఐగెన్ విలువలకు అనుగుణంగా మనం సాధారణ అవకలన సమీకరణాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము మరియు మనం వాటిని కలుపుతాము తర్వాత ఈ అన్ని పరిష్కారాలతో మనం పాక్షిక అవకలన సమీకరణానికి పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన సమస్యకు పరిష్కారాన్ని పొందుతాము కాబట్టి ఇప్పుడు మనం వాటిని ఎలా కనుగొనాలో చూద్దాం కాబట్టి ఇంతకుముందు మనకు పరిచయం వున్న స్టర్మ్ లియోవిల్లే సమస్య తో ప్రారంభిద్దాం ఇది మన వద్ద వున్న సరిహద్దు విలువ కలిగిన తరంగ సమీకరణానికి సంబంధించిన సమస్య ఈ తరంగ సమీకరణం పరిమిత స్ట్రింగ్ రూపంలో ఉంటుంది మరియు ఈ స్ట్రింగ్ యొక్క రెండు చివరలు x a మరియు x b వద్ద జతచేయబడి ఉన్నాయి కాబట్టి సరిహద్దు నియమాలు నిర్ణయించబడి ఉన్నాయి మరియు ప్రారంభ నియమాలు అంతే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇక్కడ స్ట్రింగ్ యొక్క స్థానభ్రంశం ux0f గా మరియు వెలాసిటీ utx0gగా ఇవ్వబడింది కాబట్టి పరిమిత డొమైన్లో మన దగ్గర వున్న తరంగ సమీకరణం యొక్క ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన సమస్య ఇదే ఇది ప్రాథమికంగా ఒక స్ట్రిప్ ఈ స్ట్రిప్ a నుండి b వరకు ఉంటుంది మరియు t 0 కాబట్టి a నుండి b వరకు x డొమైన్ అవుతుంది మరియు t డొమైన్ t 0 అవుతుంది కాబట్టి వాస్తవానికి మీ డొమైన్ a నుండి b వరకు వున్న అనంతమైన స్ట్రిప్ t డొమైన్ లో ఉంటుంది మీరు x డొమైన్ ని మాత్రమే పరిశీలిస్తే అది పరిమితమైనది కాబట్టి దాని నుండి మీరు స్టర్మ్ లియోవిల్లే సమస్యను తీసుకున్నారు కాబట్టి మీరు సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ పద్ధతి ద్వారా ఈ పరిష్కారం లో వున్న చరరాశులను వేరు చేస్తారు ఈ విధంగా మీరు నాన్ జీరో పరిష్కారం కోసం చూస్తారు తర్వాత మీరు వీటిని సమీకరణం లో ప్రతిక్షేపించి ఎడమ చేతి వైపు x లలో ఫంక్షన్లు మరియు కుడి చేతి వైపు t లలో ఫంక్షన్ లు ఉండేలాగా విభజిస్తారు తర్వాత దీనిని ఒక పారామీటర్ గా అనుకుంటాము కాబట్టి XxXxTtc2Tt λ ఇందులో Xx λXx0 ఒక సమస్య అవుతుంది మరియు T లలో రెండవ సాధారణ అవకలన సమీకరణం Tt λc2Tt0 రెండవ సమస్య అవుతుంది కాబట్టి మీరు సరిహద్దు నియమాలను వర్తింపచేస్తారు x లలో సరిహద్దు నియమాలను పొందడానికి మనం రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సమస్యను కలిగి ఉన్నాము మీరు a x b అయినప్పుడుpxyqyλwy→1 X రూపంలో మీరు y ని కలిగి ఉంటారు కాబట్టి సమీకరణం pxyqyλwy X రూపంలో వుంటుంది దీని నుండి 1 1 X వస్తుంది ఇక్కడ P స్టర్మ్ లియోవిల్లే సమీకరణం కాబట్టి px1 qx0 మరియు wx1 అవుతుంది ఒకసారి wx1 ని చూస్తే ఐగెన్ ఫంక్షన్ల యొక్క బిందు లబ్ధాన్ని fg abfxgdx గా నిర్వచిస్తారు కాబట్టి fg abfxgdx వద్ద ఉంది నేను ఈ పరిష్కారాలను ఎలా కనుగొనగలను ఇప్పుడు ఐగెన్ విలువలను మరియు ఐగెన్ ఫంక్షన్లను ఎలా కనుగొనాలి ఇది సెల్ఫ్ఎడ్జాయింట్ రూపంలో ఉంది కాబట్టి ఐగెన్ విలువలు వాస్తవ విలువలు అవుతాయి కాబట్టి వాస్తవ విలువ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ఎడ్జాయింట్ రూపం ఉంది కాబట్టి సరేనా λ వాస్తవ సంఖ్య కాబట్టి λ2 లేదా λ0 లేదా λ 2 అవుతుంది ఇక్కడ μ0 ఈ విధంగా వాస్తవ సంఖ్య అవుతుంది కాబట్టి λ2 తో ప్రారంభించండి ఇది ఐగెన్ విలువ అయినా కాకపోయినా దీనిని మనం తీసుకుందాం ఇప్పుడు మనం ఈ సాధారణ అవకలన సమీకరణం Xx 2 Xx0 ను తీసుకుందాం దీనికి పరిష్కారాలు ఏమిటి Xxc1eμxc2e μx ఈ రెండవ ఆర్డర్ సజాతీయ సాధారణ అవకలన సమీకరణానికి పరిష్కారం అవుతుంది ఇప్పుడు మీరు Xa0 అనే సరిహద్దు నియమాన్ని వర్తింప చేయండి దానివల్ల మనం c1eμac2e μa0 ని పొందుతాము అదేవిధంగా Xb0 నాకు c1eμbc2e μb0 ని ఇస్తుంది సరేనా ఇప్పుడు మీరు ఈ రెండు సమీకరణాలను eμa e μa eμb e μb c1 c2 0 0 గా వ్రాయవచ్చు మీరు నాన్ జీరో పరిష్కారం కావాలనుకుంటే ఈ మాత్రిక eμa e μa eμb e μb యొక్క డిటెర్మినెంట్ 0 కావాలి కాబట్టి ఇప్పుడు మనం మాత్రిక యొక్క డిటెర్మినెంట్ ని కనుక్కుందాం అది వాస్తవానికి e μ eμ అవుతుంది ఇది 2sinh μ కి సమానం అవుతుంది సరేనా μ0 b a0 కు 2sinh μ ≠ 0 అని మనకు తెలుసు కాబట్టి eμa e μa eμb e μb యొక్క డిటెర్మినెంట్ 0 కాదు కాబట్టి c1 c2 0 0 అవుతుంది కాబట్టి మీకు లభించే ఏకైక పరిష్కారం ఇదే కాబట్టి ఇప్పుడు మీరు ఈ మాత్రిక eμa e μa eμb e μb యొక్క విలోమాన్ని చేయడం వల్ల c1 c2 0 0 అని చూడవచ్చు ఇది మాత్రమే పరిష్కారం అని మీరు చూడవచ్చు λ2 ఐగెన్ విలువ కాదు కాబట్టి మీరు నాన్ జీరో పరిష్కారాన్ని కలిగి ఉండరు ఒకసారి మీరు c1 c2 0 0 ని పొందిన తర్వాత మీ సాధారణ పరిష్కారం 0 అవుతుంది సరేనా అదేవిధంగా మీరు λ0 కోసం ప్రయత్నించవచ్చు ఈ సందర్భంలో Xx0 అవుతుంది ఈ విధంగా మీరు λ0 పెడితే Xx0 అవుతుంది కాబట్టి సాధారణ పరిష్కారం Xxc1xc2 అవుతుంది ఇప్పుడు మీరు సరిహద్దు నియమాలు Xa0 Xb0 లను రెండింటినీ పెట్టడం వల్ల మీరు c1ac20 మరియు c1bc20 ను పొందుతారు ఈ రెండింటి వ్యత్యాసాన్ని తీసుకొని పరిష్కరిస్తే c1b a0 అవ్వడాన్ని మీరు చూడవచ్చు ఇక్కడ b a ≠ 0 కాబట్టి c10 అవుతుంది c10 ని మీరు ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో ఉంచితే c20 అవుతుంది దీని నుండి λ0 ఐగెన్ విలువ కాదు అని వస్తుంది ఎందుకంటే Xx0 కాబట్టి λ0 అయినప్పుడు మీరు నాన్ జీరో పరిష్కారాన్ని కలిగి ఉండరు కాబట్టి ఇప్పుడు మీకున్న ఏకైక ఆప్షన్ λ 2 కాబట్టి ఈ సందర్భంలో దీనిని మనం పెడితే మనం Xx2 Xx0 ని పొందుతాము ఇక్కడ axb మరియు మీరు Xa 0 మరియు Xb 0 లను సరిహద్దు నియమాలుగా కలిగి ఉంటారు ఇప్పుడు ఇది మీ సమస్య అవుతుంది కాబట్టి దీని పరిష్కారం Xxc1cos μx c2sin μx అవుతుంది ఇది మీ సాధారణ పరిష్కారం అవుతుంది మరియు μ0 అవుతుంది ఈ విధంగా మీరు దీని యొక్క పరిష్కారాన్ని పొందుతారు ekx రూపంలో ఉన్న పరిష్కారాల కోసం చూడండి మీరు Xxekx కోసం చూస్తే k220 అవ్వడాన్ని మీరు చూడవచ్చు కాబట్టి k±iμ అవుతుంది కాబట్టి eiμx ఒక పరిష్కారం అవుతుంది మరియు e iμx ఇంకొక సరళ స్వతంత్ర పరిష్కారం అవుతుంది ఇప్పుడు మీరు ఈ రెండు పరిష్కారాల కూడిక లేదా వ్యత్యాసాన్ని కూడా తీసుకోవచ్చు అవి కూడా సరళ స్వతంత్ర పరిష్కారాలు అవుతాయి అంటే cos μx మరియు sin μx లు పరిష్కారాలు అవుతాయి కాబట్టి ఈ రెండింటినీ కలపడం వల్ల మనం సాధారణ పరిష్కారాన్ని Xxc1cos μx c2sin μx గా పొందుతాము ఇప్పుడు సరిహద్దు నియమం x 0 ని మీరు సమీకరణంలో పెట్టడం వల్ల Xac1cos μa c2sin μa 0 సమీకరణం మరియు Xb 0 ని పెట్టడం వల్ల Xbc1cos μb c2sin μb 0 సమీకరణం ని పొందుతారు మరలా ఈ సిస్టం ను మీరు మాత్రిక రూపంలో అంటే cos μa sin μa cos μb sin μb c1 c2 0 0 రూపంలో వ్రాయవచ్చు సరేనా c1 c2 0 0 ని పొందడానికి డిటెర్మినెంట్ 0 కావాలి అంటే డిటెర్మినెంట్ cos μa sin μa 0 అవుతుంది దీని నుండి డిటెర్మినెంట్ sin μ 0 అవుతుంది సరేనా నాన్ జీరో పరిష్కారాన్ని పొందడానికి ఇది సంతృప్తి చెందాలి ఇక్కడ ఏమి జరుగుతుంది దీని నుండి మీరు b anπ n123 అని చూడవచ్చు ఎందుకంటే n 0 పెడితే μ0 అవుతుంది ఇది ఐగెన్ విలువ కాదు అని మనం చూడవచ్చు కనుక ఇది 0 కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది ఐగెన్ విలువ కాదని మనం చూశాము కాబట్టి n విలువ 123 నుండి ప్రారంభం కావాలి కాబట్టి దీని నుండి μnπb a వస్తుంది కాబట్టి ఈ విలువకు మీరు λ n22b a2 ని కలిగి ఉంటారు కాబట్టి దీనికోసం మీరు నాన్ జీరో పరిష్కారాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే డిటర్మినెంట్ 0 అవుతుంది కాబట్టి కాబట్టి మీరు కనుకోవాల్సిన నాన్ జీరో పరిష్కారం ఏమిటి కాబట్టి నాన్ జీరో పరిష్కారం X ను పొందడానికి ఈ రెండు సమీకరణాలను పరిష్కరించండి కాబట్టి ఈ సమీకరణం c1cos μa c2sin μa 0 నుండి c1 c2sin μa cos μa అవ్వడాన్ని మీరు చూడవచ్చు n123 కు నేను μnπb a విలువలను నిర్ణయిస్తాను సరేనా కాబట్టి ఈ విలువలకు sin μ 0 అవ్వడాన్ని మీరు చూడవచ్చు అంటే sin μa cos μa ఎప్పటికీ 0 కావు అదేవిధంగా sin μb మరియు cos μb కూడా 0 కావు కాబట్టి ఈ విలువలకు n విలువలు 123 నుండి ప్రారంభమవుతాయి కాబట్టి మీరు ఈ c1 ని పొందిన తర్వాత దానిని మనం ఈ పరిష్కారం లో పెట్టవచ్చు సరేనా మొదటి సమీకరణాన్ని తీసుకొని మీరు c1 ని పొందవచ్చు సరేనా X ను పొందడానికి దీనిని పరిష్కారం లో పెట్టండి కాబట్టి Xx c2sin μa cos μa cos μx c2sin μx సాధారణ పరిష్కారం అవుతుంది ఈ సాధారణ పరిష్కారానికి ఏమి జరుగుతుంది Xx c2cos μa sin μ అవుతుంది మీరు పొందేది ఇదే c2cos μa స్థిరాంకం అవుతుంది మరియు sin μ నాన్ జీరో పరిష్కారం అవుతుంది దీని నుండి c2cos μa sin μ కూడా పరిష్కారం అవుతుంది ఈ విధంగా మీరు ఈ పరిష్కారాన్ని పొందుతారు సరేనా ఇప్పుడు మీరు రెండవ సమీకరణాన్ని పరిగణలోకి తీసుకుంటే c1 c2sin μb cos μb అని వ్రాస్తారు ఇప్పుడు c1 విలువను Xx లో ఉంచినట్లయితే నేను Xx c2cos μb sin μ ని పొందుతాను దీని నుండి sin μ నాన్ జీరో పరిష్కారం అని మీరు చూడవచ్చు కానీ sin μ 0 అని మనకు తెలుసు కాబట్టి దాని నుండి sin μb cos μa cos μb sin μa 0 అవుతుంది దాని నుండి sin μ sin μx cos μb cos μx sin μb అవుతుంది దీనిని sin μ cos μb sin μx cos μx sin μb cos μb గా వ్రాయవచ్చు ఇప్పుడు దీని నుండి sin μb cos μa cos μb sin μa 0 అవుతుంది దీని నుండి మీరు sin μb cos μb sin μa cos μa పొందవచ్చు sin μb cos μb స్థానంలో sin μa cos μa ని పెట్టడం వల్ల మీరు sin μ cos μb sin μx cos μx sin μa cos μa ని పొందుతారు అంటే sin μ cos μb cos μa sin μx cos μa cos μx sin μa అవుతుంది దీని నుండి sin μ cos μb cos μa sin μ వస్తుంది రెండవ సమీకరణం నుండి మీకు పరిష్కారం ఉన్నప్పటికీ c1 ను sin μb cos μb పదాలలో వ్రాస్తే మీరు sin μ cos μb cos μa sin μ ని పరిష్కారంగా పొందుతారు ఇక్కడ cos μb cos μa స్థిరాంకం అవుతుంది ఇది sin μ యొక్క మల్టిపుల్ అవుతుంది ఈ రెండు పరిష్కారాలను మనం చూసినట్లయితే అవి ఒకదానిని ఇంకొక దానితో స్థిరాంకం చేత గుణించబడినవిగా ఉంటాయి అంటే ఈ రెండు సమీకరణాలలో మీరు దేనిని తీసుకున్నా మీరు c1 ని c2 పదాలలో వ్రాయవచ్చు తర్వాత సాధారణ పరిష్కారంలో ప్రతిక్షేపించడం వల్ల మీరు స్థిరాంకం తో గుణించబడిన sin μ ని పొందుతారు సరేనా కాబట్టి మీరు ఇక్కడ sin μ ని ఐగెన్ వాల్యూ λ 2 కి అనుబంధంగా ఉన్న ఐగెన్ ఫంక్షన్ గా చూస్తారు ఇక్కడ μnπb aఅవుతుంది సరేనా దీనినే మీరు కనుగొన్నారు ఈ రెండు సమీకరణాల నుండి c1 ను c2 పదాలలో లేదా c2 ని c1 పదాలలో వ్రాసి సాధారణ పరిష్కారంలో పెడితే sin μ పరిష్కారం అవ్వడాన్ని మీరు చూడవచ్చు అలాగే sin μ ఇంకొక పరిష్కారం అవ్వడాన్ని కూడా మీరు చూడవచ్చు వాస్తవానికి పరిష్కారాలు sin μ మరియు sin μ లను స్థిరాంకం తో గుణించడం వల్ల వచ్చినవి అవుతాయి ఈ పాక్షిక సంబంధాన్ని ఉపయోగించుకోవడం ద్వారా sin μ 0 ఏ విధంగా ఐగెన్ విలువలను ఇస్తుందో మనం చూడవచ్చు నేను సాధారణంగా దీన్ని వ్రాశాను ఇక్కడ నేను దీనిని ప్రత్యేకంగా గమనించాలి నేను నిజానికి డొమైన్ a నుండి b వరకు ఉన్న ఈ సమస్యను సాధారణంగా వ్రాసాను కాబట్టి మనం నిజానికి a నుండి b వరకు ఉన్న పరిమిత స్ట్రింగ్ ని కోరుకుంటున్నాము a మరియు b లు పరిమిత సంఖ్యలు కాబట్టి a నుండి b వరకు వున్న స్ట్రింగ్ పరిమిత స్ట్రింగ్ అవుతుంది కాబట్టి పరిమిత స్ట్రింగ్ యొక్క పరిమిత పొడవు b a అవుతుంది దీనికి బదులుగా మీరు a 0 మరియు b L గా తీసుకోవడం ద్వారా అనవసరమైన గణనలను నివారించవచ్చు ఏదైనయినప్పటికీ మీరు ఈ a మరియు b లను తీసుకోవడం వల్ల సాధారణంగా చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీనిని ఒకే ఒక్క ఐగెన్ ఫంక్షన్ sin μ తో ముగించడాన్ని చూడాలి మీరు మరొక పరిష్కారంగా sin μ ని పొందినప్పటికీ అది కూడా నిజానికి sin μ ని స్థిరాంకం తో గుణించడం వల్ల వచ్చిన విలువకి సమానమవుతుంది కాబట్టి చివరగా మీరు ఐగెన్ విలువ λ 2 కి అనుగుణంగా sin μ ని ఐగెన్ ఫంక్షన్ గా పొందుతారు ఇక్కడ μnπb a n123 దీన్నిమీరు Xnxsin nπb a అని పిలుస్తారు n లు ఐగెన్ విలువలు మరియు వాటికి అనుగుణంగా Xnxsin nπb a లు ఐగెన్ ఫంక్షన్ లు అవుతాయి సరేనా కాబట్టి ఈ విధంగా మీరు దీనిని పొందుతారు ఇప్పుడు మీరు స్ట్రింగ్ ని a నుండి b కి బదులుగా 0 నుండి L వరకు తీసుకుని అదే విధంగా చేస్తారు కాబట్టి మీరు a 0 మరియు b L గా తీసుకోండి అప్పుడు మీకు లెక్కించడం చాలా తేలిక అవుతుంది చాలా సందర్భాలలో మనం దీనిని సాధారణంగా a నుండి b వరకు పరిష్కరించాము కాబట్టి మీ అవగాహన కోసం ఈ గణనలను కలిగి ఉండటం మంచిది కాబట్టి మీరు n 123 కి మరియు λ 2 అనుగుణంగా Xnx ని కనుగొన్నారు ఇప్పుడు మీరు T లలో ఉన్న సమీకరణం Tt2c2Tt0 ని పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇక్కడ t 0 t సమయాన్ని సూచిస్తుంది కాబట్టి అది పాజిటివ్ గా ఉంటుంది కు T లలో వున్న సమీకరణం Tntn22b a2c2Tnt0 అవుతుంది కాబట్టి n యొక్క ప్రతి విలువకు ఈ విధంగా మీరు సాధారణ అవకలన సమీకరణాల వ్యవస్థను పొందుతారు n యొక్క ప్రతి విలువకు మీరు T లలో రెండవ ఆర్డర్ సాధారణ అవకలన సమీకరణాలను కలిగి ఉంటారు కాబట్టి TntAncos nπcb a tBnsin nπcb a t అవుతుంది ఇక్కడ An మరియు Bnలు ఆర్బిటరీ స్థిరాంకాలు అవుతాయి ఇది పై సమీకరణానికి సాధారణ పరిష్కారం అవుతుంది n విలువను నిర్ణయించిన తర్వాత మీరు Xn మరియు Tn లను కలిగి ఉంటారని మీకు తెలుసు కాబట్టి unxtXn Tnఅవుతుంది కాబట్టి n యొక్క ప్రతి విలువకు మీరు ఈ Xn మరియు Tnలను కనుగొంటారు తద్వారా మీరు పరిష్కారాన్ని కనుగొంటారు కాబట్టి unxtAncos nπcb a tBnsin nπcb a tsin nπb a అవుతుంది దీనిని మీరు ఒక పరిష్కారంగా కలిగి ఉంటారు ఇది ab డొమైన్ లో తరంగ సమీకరణం యొక్క పరిష్కారం అవుతుంది మీరు అప్లై చేసినవి ప్రారంభ నియమాలు మాత్రమే సరిహద్దు నియమాలు కావు ప్రారంభ నియమాలను ఇంకా వర్తింప చేయలేదు ఇది n ఇది యొక్క ప్రతి విలువకు నిజం అవుతుంది n 123 కు తరంగ సమీకరణం యొక్క పరిష్కారాలు మరియు సరిహద్దు నియమాలన్నీ నిజమవుతాయి ఇప్పుడు మీరు ఇటువంటి పరిష్కారాలన్నింటిన్నీ తీసుకుంటారు మరియు మీరు వాటి యొక్క పరిమిత కలయికను తీసుకొని వాటిని కూడతారు uxtn1unxt లో మీరు పరిమిత పదాలను తీసుకుంటారు ఉదాహరణకు 1 నుండి N వరకు పదాలను తీసుకోండి అది కూడా ఒక పరిష్కారమని అనుకుందాం ఇవన్నీ సజాతీయ తరంగ సమీకరణానికి పరిష్కారాలు అవుతాయి మరియు వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ కూడా పరిష్కారం అవుతుంది సరేనా కాబట్టి 1 నుండి N వరకు వున్న పదాల మొత్తం కూడా పరిష్కారమవుతుంది n విలువలు 1 నుండి ∞ వరకు వున్న ఈ పదాల మొత్తం అంటే n1unxt కూడా పరిష్కారం అవ్వడాన్ని మీరు చూడవచ్చు ప్రారంభ సమాచారంపై కొన్ని నియమాలు విధించడం ద్వారా ఈ శ్రేణి యూనిఫార్మ్లీ కన్వెర్జెంట్ అని చూపించవచ్చు సరేనా కాబట్టి f మరియు g లకు సంబంధించిన ప్రారంభ సమాచారం ఎంతో విలువైనది ఇక్కడ f రెండుసార్లు డిఫరెన్ష్యబుల్ కావాలి కాబట్టి f ఈ యొక్క మూడవ ఉత్పన్నం అంటే f పీస్ వైస్ కంటిన్యూస్ కావాలి మరియు g కూడా ఈ నియమాలకు లోబడి పీస్ వైస్ కంటిన్యూస్ కావాలి f మరియు g లు పీస్ వైస్ కంటిన్యూస్ ఫంక్షన్లు అయినప్పుడు నేను n1unxt ను యూనిఫార్మ్ కన్వెర్జెంట్ అని చూపించవచ్చు సరేనా కాబట్టి మనం దీన్ని చేయము ఈ శ్రేణి యూనిఫార్మ్ కన్వెర్జెంట్ అయినప్పుడు మాత్రమే ఈ పరిష్కారాలన్నీ అపరిమితమైనప్పటికీ వాటి మొత్తం కూడా పరిష్కారమవుతుందని మనం అనుకోవచ్చు సరేనా ఇది ప్రారంభ సమాచారం మీద కొన్ని నియమాలకు లోబడి మాత్రమే సాధ్యమవుతుంది అంటే f మరియు g లు పీస్ వైస్ కంటిన్యూస్ కావాలి అప్పుడు నేను వాస్తవానికి ఈ శ్రేణి యూనిఫార్మ్లీ కన్వెర్జెంట్ అని చూపగలను సరేనా ఈ సిద్ధాంతం రుజువుతో సహా మనకు తెలుసు ఈ పరిష్కారాలన్నిటి యొక్క సూపర్ పొజిషన్ ని తయారు చేయగలనని అనుకోండి మరియు అది కూడా ఒక పరిష్కారమేనని భావించండి సరేనా కాబట్టి uxtn1Ancos nπcb a tBnsin nπcb a tsin nπb a మీకు పరిష్కారమవుతుంది ఇది యూనిఫార్మ్లీ కన్వెర్జెంట్ అయినప్పుడు మాత్రమే ఇది పరిష్కారం అవుతుంది అంటే ఇది డిఫరెన్ష్యబుల్ కావాలి దీనికి మీరు అవకలనం చేయవచ్చు ఉదాహరణకు మీరు ut లేదా ux లను కనుకొనేటప్పుడు ప్రతి పదాన్ని అవకలనం చేయడం ద్వారా దీనిని అవకలనం చేయవచ్చు అంటే సిరీస్ తప్పనిసరిగా x మరియు t లలో యూనిఫార్మ్లీ కన్వెర్జెంట్ కావాలి సరేనా దీనిని మీరు నిజంగా చూపించగలరు గణిత శాస్త్ర పరంగా ఇది యూనిఫార్మ్లీ కన్వెర్జెంట్ అని మరియు ప్రారంభ సమాచారం పై నిర్దిష్ట నియమాలు ఉన్నాయని తెలుసు అందుకనే నేను ఈ సూపర్ పొజిషన్ ని తీసుకుంటున్నాను దీనిని సూపర్ పొజిషన్ ప్రిన్సిపుల్ అంటారు పరిష్కారాలన్నింటి యొక్క సూపర్ పొజిషన్ అంటే ఈ అన్ని un ల మొత్తం అవుతుంది దీనిని కూడా పరిష్కారమని మీరు అనుకోవచ్చు సరేనా ఇప్పుడు బిందు లబ్దాన్ని ఉపయోగించి మీరు An మరియు Bn లను కనుగొనవచ్చు ప్రారంభ నియమాలను ఉపయోగించడం ద్వారా ఇది ఎలా పరిష్కారమవుతుందో మనం చూస్తాము తర్వాత ప్రారంభ సమాచారం ux0f a x b ను పరిష్కారం లో పెడితే ux0n1Ansin nπb a f అవుతుంది ఇప్పుడు నేను ఐగెన్ ఫంక్షన్ లతో బిందు లబ్దాన్ని తయారు చేయగలను sin nπb a లు ఐగెన్ ఫంక్షన్లు అవుతాయి సరేనా కాబట్టి మీరు ప్రాథమికంగా ఈ ఫంక్షన్ sinn యొక్క ఫోరియర్ సిరీస్ని కనుగొంటారు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ లు An అవుతాయి వీటిని మీరు బిందు లబ్దం ద్వారా పొందవచ్చు కాబట్టి ఇది మనం స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతంలో చూసిన విధంగానే ఉంటుంది కాబట్టి మీరు వీటి బిందు లబ్దాన్ని కనుగొనవచ్చు ఇక్కడ మీరు బిందు లబ్దాన్ని కనుగొంటున్నారు అంటే దానర్థం మీరు రెండువైపులా సమాకలనం చేయవచ్చని నేను రెండువైపులా ఈ ఐగెన్ ఫంక్షన్ తో గుణించి అవధులు a నుండి b వరకు తీసుకొని సమాకలనం చేయడం వల్ల మనం Am లను మాత్రమే పొందుతాము మిగతా పదాలన్నీ 0 అవుతాయి ఎందుకంటే అవి ఒకదానికొకటి లబ్దం గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఐగెన్ ఫంక్షన్లను మరియు కంప్లీట్ ఆర్తోగోనల్ సెట్లను చూస్తాము సరేనా దీన్ని మనం స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతంలో చూసాము కాబట్టి దీని వల్ల మనం abfsin mπb a dxAmabmπb a dx m123 ని పొందుతాము సరేనా ఇక్కడ మనం Am లను పొందాము వీటిని మనం An లుగా వ్రాయవచ్చు నాకు Am లు ఎంతో తెలుసు కాబట్టి ఇప్పుడు నేను Anabfsin nπb a dxabnπb a dx అని వ్రాయగలను మీకు f విలువ తెలిస్తే n 123 కి ఇది ఒక నెంబర్ ను సూచిస్తుంది కాబట్టి సాధారణ పరిష్కారం మరియు వాస్తవ పరిష్కారం ఇందులో ఉంది ఇది సరిహద్దు నియమం మరియు ప్రారంభ సమాచారం కలిగిన తరంగ సమీకరణానికి పరిష్కారం అవుతుంది ప్రాథమిక నియమం 1 ని ఉపయోగించడం వల్ల ఇది నా An అవుతుంది ఇప్పుడు Bnని కనుగొనడానికి రెండవ ప్రారంభ సమాచారంను ఉపయోగించండి తద్వారా నాకు An మరియు Bn ల గురించి ప్రతిదీ తెలుస్తుంది అంటే uxt గురించి తెలుస్తుంది రెండవ ప్రాథమిక సమాచారం utx0gx ను వర్తింప చేయండి దీనిని అప్లై చేయడంవల్ల దీనిని మీరు t కి సంబంధించి అవకలనం చేయవచ్చని చూస్తారు తద్వారా మీరు utx0n1Bnnπcb asin nπb a g ను పొందుతారు utx0gx ని అప్లై చేయడం వల్ల మీరు పొందేది ఇదే ఇప్పుడు రెండు వైపులా ఐగెన్ ఫంక్షన్ తో గుణించి అవధులు a నుండి b వరకు తీసుకొని సమాకలనం చేస్తారు తద్వారా మీరుBnnπcb aabgsin nπb a dxabnπb a dx ని పొందుతారు కాబట్టి మీరు వాస్తవానికి Bnb aabgsin nπb a dxnπcabnπb a dx గా వ్రాస్తేn 123 కు Bn ఎంతో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను నా Anమరియు Bn లను ఈ u లో పెట్టడం వల్ల నేను నా సాధారణ పరిష్కారంను పొందుతాను ఇప్పుడిది ప్రతిదానిని సంతృప్తి పరిచే పరిష్కారం అవుతుంది ఈ An మరియు Bn ల నుండి మనకు కావాల్సిన సాధారణ పరిష్కారం uxtn1Ancos nπcb a tBnsin nπcb a tsin nπb a అవుతుంది ఇది An మరియు Bn లతో మనకు కావాల్సిన పరిష్కారం అవుతుంది కాబట్టి An మరియు Bn లు ప్రారంభ సమాచారం f మరియు g లు వున్న ఇంటిగ్రల్స్ గా ఇవ్వబడ్డాయి మీరు ఈ f మరియు g లపై నియమాలను విధిస్తే ఈ శ్రేణి యూనిఫార్మ్ల్య్ కన్వెర్జెంట్ అవుతుందని చూపిస్తారు మనం పొందిన పరిష్కారం అదే ఈ పరిష్కారం యూనిఫార్మ్ కన్వెర్జెంట్ అయితే ఇది ఇంతకు ముందు మీరు అనుకున్న లేదా మీరు వెతుకున్న సాధారణ పరిష్కారం ఇదే అవుతుంది ఇది తరంగ సమీకరణాన్ని మరియు సరిహద్దు నియమాలను సంతృప్తి పరుస్తుంది మరియు An Bn లు ప్రారంభ సమాచారం వల్ల లెక్కించబడతాయి కాబట్టి ఇది అన్ని నియమాలను సంతృప్తి పరిచే పరిష్కారం అవుతుంది కాబట్టి ఇది పరిమిత డొమైన్లో ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన సమస్య యొక్క పరిష్కారం అవుతుంది ఇక్కడ నేను మీకు ఒక రిమార్క్ ని చెప్తున్నాను నేను డొమైన్ ని సాధారణంగా a నుండి b వరకు తీసుకున్నాను మరియు a 0b 0 a మరియు b లనే ఎందుకు తీసుకోవాలి R లో ఉండే ఏదైనా a b లు a b అయ్యేటట్లుగా ఎందుకు తీసుకోకూడదు దీనివల్ల ఈ క్యాలిక్యులేషన్లన్ని ఉన్నాయి కాబట్టి దీనికి బదులుగా మనం పరిమిత స్ట్రింగ్ కోసం ఈ మోడల్ ని మాత్రమే కలిగి ఉన్నాము కాబట్టి సులభంగా ఉండడం కోసం నేను a 0 మరియు b L ను తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు a 0 మరియు b L ను తీసుకున్నట్లయితే ఈ స్ట్రింగ్ యొక్క పరిష్కారం uxtn1Ancos nπcL tBnsin nπcL t nπL అవుతుంది ఇది 0 x L మరియు t 0 అయినప్పుడు మీ పరిష్కారం అవుతుంది కాబట్టి axb అయినప్పుడు x a అనే పరివర్తనను తీసుకోవడం ద్వారా మీరు a నుండి b వరకు ఉన్న డొమైన్ ను 0 నుండి L వరకు మార్చవచ్చు మరియు మీరు t ని డొమైన్ గా భావించవచ్చు కాబట్టి x డొమైన్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ తో మీ డొమైన్ 0 నుండి L కి మార్చబడుతుందని మీరు చూడవచ్చు సరేనా కాబట్టి మీరు a నుండి b వరకు ఉన్న డొమైన్ ను 0 నుండి L వరకు మార్చవచ్చు లేదా నేరుగా డొమైన్ ను 0 నుండి L వరకు తీసుకొని a 0 మరియు b a L పెట్టడం వల్ల ఈ An మరియు Bn లను కనుగొనవచ్చు సరేనా ఈ విధంగా మీరు పరిష్కారాన్ని సరళీకరీంచవచ్చు సరేనా కాబట్టి మీరు ఈ వీడియోని చూడటం ద్వారా దీనిని చేయండి మరియు మీరు 0 నుండి L వరకు తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి పరిమిత స్ట్రింగ్ అంటే నేను డొమైన్ ను 0 నుండి L వరకు మాత్రమే తీసుకుంటాను దానివల్ల గుణించడం సులభంగా ఉంటుంది సరేనా కాబట్టి పరిమిత డొమైన్లో తరంగ సమీకరణాన్ని మీరు ఈ విధంగా పరిష్కరిస్తారు కాబట్టి ఇక్కడ ప్రారంభ సమాచారం మాత్రమే వేరుగా ఉంటుంది మనం f మరియు g లకు ఆర్బిట్రేరి ప్రారంభ సమాచారాన్ని ఇవ్వగలము మరియు సరిహద్దు సమాచారం మాత్రమే రెండు చివరలా నిర్ణయించబడి ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని రెండు వైపులా ఎటువంటి నియమం లేకుండా స్వేచ్ఛగా వదిలి వేయవచ్చు లేదా వాటి కలయికను తీసుకోవచ్చు కాబట్టి ఇది ఏమైనప్పటికీ మీరు వేర్వేరు సమస్యలను కలిగి ఉండవచ్చు కాబట్టి మీకు ఎలాంటి లేదా ఏ రకానికి చెందిన సమస్యలు ఉండవచ్చో నేను నిర్ణయిస్తాను మీరు utt c2uxx0 0xL సమస్యను కలిగి ఉన్నారు నేను డొమైన్ ను 0 నుండి L వరకు తీసుకున్నాను మరియు ప్రారంభ సమాచారం లేదా సరిహద్దు నియమాలుగా ux0f మరియు utx0g గా తీసుకున్నాను ఇప్పుడు సరిహద్దు సమాచారం ux0t0 ను సరిహద్దు నియమాలుగా తీసుకుంటాము ఇంతకుముందు మనం ఈ నియమాలను నిర్ణయించాము ఇప్పుడు మనం వీటిని నిర్ణయించకుండా స్వేచ్ఛగా వదిలి వేస్తున్నాము కాబట్టి మీరు ux0t0 ని కలిగి ఉన్నారు మరియు ఇంకో చివర L వద్ద ఎటువంటి నియమం లేకుండా దీనిని మీరు స్వేచ్ఛగా అనుమతించవచ్చు సరేనా లేదా మీరు ఒక చివరను ఈ విధంగా నిర్ణయించి రెండవ చివరను ఎటువంటి నియమం లేకుండా స్వేచ్ఛగా వదిలి వేయవచ్చు లేదా వాటి కలయికను తీసుకోవచ్చు అంటే ఈ విధంగా మీరు నియమాలను తయారు చేయవచ్చు కాబట్టి ux0tk1u0t0 అవుతుంది ఇక్కడ K స్థిరాంకం అవుతుంది మరియు రెండవ చివర కూడా మీరు స్థిరాంకాన్ని తీసుకోవచ్చు మరియు అది కూడా స్ట్రింగ్ కి జతచేయబడి ఉంటుంది స్ట్రింగ్ యొక్క స్టిఫ్ నెస్ ను K గా తీసుకుంటే మీరు uxLtk2uLt0 ని పొందుతారు కాబట్టి శక్తి ఏమైనప్పటికీ ఆ చివరలో ఈ తరంగాలు ఏమైనప్పటికీ ఇవి సంగ్రహించిన సరిహద్దు నియమాలు అవుతాయి సరేనా కాబట్టి మనం తీసుకున్న సమస్య ఏమైనప్పటికీ ఈ విధంగా మనం స్టర్మ్ లియోవిల్లే సమస్య నుండి సరిహద్దు నియమాలను తీసుకుంటాము కాబట్టి మీరు y మరియు y ను స్టర్మ్ లియోవిల్లే సమస్యగా చూడవచ్చు తర్వాత మీరు వీటి కలయిక c1yac2ya0 ను పొందుతారు ఇవి రెండు 0 కావు కాబట్టి ఇక్కడ మీరు వీటిని తీసుకుంటే మీరు x 0 వద్ద k1y0y00 ని పొందుతారు అదేవిధంగా k2 yLyL0 ని కూడా పొందుతారు x L వద్ద మీరు ఇంకొక దాన్ని పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు మీ స్టర్మ్ లియోవిల్లే సరిహద్దు నియమాలను పొందుతారు వీటిని గ్రహించబడిన సరిహద్దు నియమాలు అంటాము కాబట్టి ఈ విధంగా మనం ఈ సరిహద్దు నియమాలలో ఏదో ఒకదానితో ఒక సమస్య ఏర్పరచ వచ్చు కాబట్టి మీరు ఈ మూడు సమస్యలను పరిష్కరించవచ్చు సరేనా ఇక్కడ వున్న ఆలోచన ఏమిటంటే సులభంగా సరిహద్దు నియమాలను ఉపయోగించి స్టర్మ్ లియోవిల్లే సమస్యను సంగ్రహించడం మరియు ఐగెన్ విలువలను మరియు ఐగెన్ ఫంక్షన్లను పొందడం తర్వాత మీరు ఈ ఐగెన్ విలువలకు అనుగుణంగా ఏర్పడిన సాధారణ అవకలన సమీకరణాలను సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ పద్ధతి ద్వారా పరిష్కరించి Tn లను కనుక్కోవాల్సి ఉంటుంది చివరగా ప్రతీ n విలువకు వీటి లబ్దాన్ని కనుకోవాల్సి ఉంటుంది అది కూడా తరంగ సమీకరణానికి సరిహద్దు నియమాలను సంతృప్తి పరిచే పరిష్కారం అవుతుంది తర్వాత వీటి యొక్క సూపర్ పొజిషన్ ను రూపొందించండి సరిహద్దు నియమాలతో తరంగ సమీకరణం యొక్క పరిష్కారం అవుతుంది ఇప్పుడు ఈ సరిహద్దు సమాచారంను వర్తింప చేయండి తర్వాత స్టర్మ్ లియోవిల్లే సమస్య నుంచి మీరు పొందిన ఐగెన్ ఫంక్షన్ ల యొక్క బిందు లబ్దాన్ని ఉపయోగించండి ఈ అనంతమైన మొత్తంలో వున్న తెలియని విలువలను కనుగొనడానికి తద్వారా మీరు పరిమిత డొమైన్ లో 0 నుండి L వరకు వున్న ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన తరంగ సమీకారణానికి చెందిన సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు ఇక్కడ సరిహద్దు నియమాలు ఏమైనా కావచ్చు దీనిని నేను మీకు అభ్యాసం గా వదిలి వేస్తున్నాను తర్వాత నేను దీనిని మీకు అసైన్మెంట్ లో ఇస్తాను కాబట్టి మీరు ఈ సరిహద్దు నియమాలలో ఏవైనా తీసుకొని చివరలు నిర్ణయించబడిన మునుపటి ఉదాహరణ లో నేను చేసిన విధంగానే చేసి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు సరేనా తర్వాత వీడియో లో మనం తరంగ సమీకరణానికి సంబంధించిన ఇతర సమస్యలను చూద్దాం మరియు ప్రారంభ సమాచారం వృత్తాకార డొమైన్ లో ఉన్న టూ డైమెన్షనల్ తరంగ సమీకరణాన్ని చూద్దాం సరేనా ఇక్కడ బెస్సెల్ సమీకరణాన్ని ఉపయోగించాల్సి వస్తుంది ఇది బెస్సెల్ సమీకరణానికి స్టర్మ్ లియోవిల్లే సమస్య అవుతుంది దీన్ని మనం తర్వాత వీడియోలో చూద్దాం ధన్యవాదాలు